సెమాంటిక్ టైపాలజీ - పార్ట్ 4 అందరికీ నమస్కారం మా NPTEL కోర్సుఅప్రీషియేటింగ్ లింగ్విస్టిక్స్ ఒక టైపోలాజికల్ విధానం అనే సెషన్కు స్వాగతం కాబట్టి ఈ సందర్భంగా మీరు ఆవిష్కరణ గురించి మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మరియు పెద్దలకు సమానమైన గుర్తింపు క్రెడిట్ ఇవ్వగలమని మనము గ్రహించాము అయితే మీరు భాష యొక్క ఉత్పాదక విధానాన్ని పరిశీలిస్తే పిల్లల సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తుంది చాలా ప్రాముఖ్యతను ఇస్తుంది ఇది పిల్లవాడు మాట్లాడగలిగినప్పుడు లేదా పిల్లవాడు భాషలోని సంక్లిష్టమైన పదాలు మరియు పదబంధాలను సంక్లిష్ట పద్ధతిలో ఉపయోగించగలిగినప్పుడు భాషను భాష ద్వారా సులభంగా పొందవచ్చు కాబట్టి పిల్లలకు చాలా గుర్తింపు ఇవ్వాలి అంటే జనరేట్విస్టు వాస్తవానికి పిల్లవాడు నిజమైన సృజనాత్మక కలిగి ఉన్నాడు అని పేర్కొన్నాడు అందుబాటులో ఉన్న కొద్దిపాటి డేటాను సమాచారం ఉపయోగించడం ద్వారా భాషా ఇన్పుట్ యొక్క పరిమిత సమితితో అవి చాలా సంక్లిష్టమైన పదబంధాలను లేదా పదాలను ఏర్పరుస్తాయి చాలా క్లిష్టమైన వ్యక్తీకరణలను కూడా కమ్యూనికేట్ చేయగలవు కాబట్టి ఆ వాదనను దృష్టిలో ఉంచుకుని వ్యాకరణం యొక్క ప్రాథమిక సూత్రాల పరిజ్ఞానంతో లేదా భాషా సముపార్జన పరికరం వంటి పదాలు ఉత్పాదక పదాలు అని మనం గమనించాలి మనం ఇప్పుడు ఏమి చేయబోతున్నాం మనం ఏమిటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఉత్పాదక దృక్పథం నుండి భాషా మార్పు లేదా ఈ ఒంటొజెని ఫైలోజెని ల యొక్క సంబంధం ఎలా అర్థం చేసుకోబడింది ఈ పరికల్పన ఒంటొజెని ఫైలోజెని పరికల్పన ఇది ఒంటొజెని ఫైలోజెనిని పునశ్చరణ చేస్తుంది మీరు దానిని జీవశాస్త్రవేత్త యొక్క కోణం నుండి చూస్తే వ్యక్తిగత మార్పులు ఈ రకమైన మార్పుకు దోహదం చేస్తాయి అని గమనించవచ్చు ఒక జీవిలో ఒక నిర్దిష్ట మార్పు ఒక వ్యక్తి జీవిలో కొన్ని మార్పులు చివరికి ఆ నిర్దిష్ట జాతులలో పెద్ద మార్పుకు కారణమవుతాయి కాబట్టి ఒంటొజెని మరియు ఫైలోజెనికి సంబంధించినంతవరకు ఇది జీవ పరికల్పన మీరు దీన్ని భాషా డొమైన్లో వర్తింపజేస్తే పరికల్పన ఇటువంటిదే అవుతుంది భాషా మార్పు ప్రధానంగా పిల్లల భాషా సముపార్జన ద్వారా తీసుకురాబడుతుంది ఇది ఒంటొజెని ఫైలోజెనినితో ముడిపడి ఉండి పునశ్చరణ చేస్తుంది కాబట్టి దీని అర్థం ఏమిటి మేము దానిని భాషా డొమైన్లో వర్తింపజేయడానికి ప్రయత్నిస్తే మనకు ఎలా అర్థం అవుతుంది వ్యక్తుల సముపార్జన అంటే పిల్లలకు సంబంధించిన సముపార్జన అని అర్థం చేసుకుంటాము కాబట్టి పిల్లల సముపార్జన భాషా మార్పును తిరిగి పొందుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి భాషను సంపాదించిన విధానం చివరికి భాషలో భారీ మార్పుకు దారితీస్తుంది కాబట్టి ఇది చోమ్స్కియాన్ కొత్త ప్రదర్శన వాదాన్ని పరీక్షించడానికి కొంత భాగం రూపొందించబడిందని జనరేటివిస్ట్ యొక్కవివరణ విధానంవెర్షన్ ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే ఏ రకమైన భాషా మార్పు జరిగినా ఒక నిర్దిష్ట పదం లేదా పదబంధానికి అర్థపరమైన మార్పు ఏమి జరిగినా అది భాషా సముపార్జన స్థాయిలో మార్పుద్వారా జరుగుతుంది ఈ మార్పు తీసుకువచ్చేది పిల్లలు అందుకే మేము ఒంటొజెనిని రీక్యాపిటులేట్స్ ఫైలోజెని అనిఅంటాము అంటే వ్యక్తుల సముపార్జన భాషా మార్పును తిరిగి పొందుతుంది కాబట్టి అది ఒంటొజెని ఫైలోజెని రిలేషన్ గురించి మొత్తం ఆలోచన మరియు ఈ పరికల్పన ఏమి చేసింది పదాల పాలిసెమస్ స్వభావాన్ని సమకాలీకరించమని ఆదేశించాలనే ఆలోచనపై ఆసక్తిని ప్రేరేపించింది దానిలోని డయాక్రోనిక్ కోణాన్ని మరచిపోండి ఒక నిర్దిష్ట పదం పాలిసెమస్ అయినట్లయితే ఆ అభివృద్ధి సమకాలీన స్థాయిలో జరిగింది డయాక్రోనిక్గా ఈ సమస్యపై దృష్టి పెట్టడం లేదు ఒక నిర్దిష్ట పదబంధం యొక్క అర్థ మార్పుకు సంబంధించినంతవరకు లేదా ఒక నిర్దిష్ట పదబంధం యొక్క పాలిసెమస్ సంబంధానికి సంబంధించినంతవరకు అంటే ఇది సమకాలిక స్థాయిలో జరిగింది మరియు అభివృద్ధి కోర్ నుండి ఉద్భవించింది కాబట్టి ఈ ప్రత్యేకమైన పదబంధానికి ఒక ప్రధాన అర్ధం ఉంది దానికి తోడు మనకు కొన్ని ఉత్పన్నమైన అర్ధాలు కూడా వచ్చాయి కోర్ నుండి ఉత్పన్నమయ్యే అభివృద్ధి లేదా ప్రక్రియ ఈ పరికల్పనలో ఒక భాగం ఒంటొజెని మరియు ఫైలోజెని సంబంధం కోర్ నుండి ఉత్పన్నమైన సంబంధం లేదా వ్యాఖ్యానంతో వివరణ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలను చూద్దాం ఒకటి కన్ను మరియు ముఖం మరియు విత్తనం ఇక్కడ ఉపయోగించిన నాలుగు పదాలను చూడండి ఈ ఒంటొజెని ఫైలోజెని సంబంధంలో పాలిసిమి ఎలా వ్యవహరింపబడినదో చూద్దాం కాబట్టి కన్ను ఒక పదంగా ఒక పాలిసెమస్ పదం ఎందుకంటే దీనికి బహుళ అర్థాలు ఉండవచ్చు ఇది కేవలం శరీర భాగం యొక్క అర్ధాన్ని కలిగి ఉండవచ్చు మరియు ఇది సాంస్కృతిక ప్రాముఖ్యతకు సంబంధించినది కావచ్చు కాబట్టి మీరు కంటి గురించి ఆలోచిస్తున్నప్పుడు దానికి చాలా సాంస్కృతిక సంబంధం ఉంది కాబట్టి మీరు కంటి యొక్క అర్థ ప్రాతినిధ్యాన్ని అది ఎలా అభివృద్ధి చెందినదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఇది కేవలం శరీర భాగం నుండి స్థల సంబంధాల వరకు అభివృద్ధి చెందింది నాకు హిందీ గురించి ఖచ్చితంగా తెలియదు కాని ఇండో ఆర్యన్ భాషలో భాష అయిన ఒరియా నేను మాట్లాడుతున్నాను కంటికి స్థల సంబంధం యొక్క డొమైన్ ఉంది ఎవరో నాకు దూరంగా ఉన్నారని నేను చెబితే నా కళ్ళు అతన్ని చూడలేవని చెప్పగలను నా కళ్ళు అతన్ని చూడలేకపోతే అంటే వాటికి స్థల సంబంధం ఉంది నేను చూడలేనంతవరకు వెళ్ళింది శరీరంలో ఒక భాగం అనే అర్థం కొన్ని ఇతర డొమైన్లకు కూడా విస్తరించబడింది ఇప్పుడు దీనిని చూద్దాం చిన్న తరహా సమాజాల విషయంలో కంటికి సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది మరియు సాంస్కృతికంగా ఎందుకు ముఖ్యమైనది ఇది ముఖంలోని శరీర భాగాలలో ఒకటి కాబట్టి మానవ ముఖంలో కళ్ళు చాలా ముఖ్యమైనవి మరియు మీ కళ్ళు చాలా ముఖ్యమైన అవయవాలలో ఒకటి మరియు పాలిసెమిస్ కంటి గురించిన అర్థ మార్పు గురించి చాలా విషయాలు చెబుతుంది మీరు కన్ను ముఖంతో పోల్చినట్లయితే ఏమి జరుగుతుంది ముఖం యొక్క భాగం అయిన కన్ను ముఖం కంటే అనేక అర్థాలు పాలిసెమస్ గా ఉంటుంది ముఖం ఒక పెద్ద ఆకృతి కన్ను దానిలోని ఒక మూలకం మాత్రమే కాని ముఖం కన్నా కన్ను ఎక్కువ అర్థాలు కలిగి ఉంటుంది కళ్ళలో ఉన్నట్లుగా ముఖానికి ఎక్కువ అర్థాలు లేవు కాబట్టి విషయం అది ఈ సందర్భంలో కన్ను గుర్తించబడదు మరియు గుర్తింపు లేని కన్ను కేవలం ఒక సాధారణ లెక్సికల్ ఫార్మాట్ కేవలం శరీర భాగం కానీ మీరు కన్ను చూసినప్పుడు లేదా ముఖాన్ని చూసినప్పుడు ముఖం కంటి నుండి సమ్మేళనం లేదా ఉత్పన్నం ద్వారా పొందిందని గమనించవచ్చు ఇక్కడ ఉన్న ఆలోచన ఏమిటంటే కోర్ వర్సెస్ ఉత్పన్నం ముఖం యొక్క ఉత్పన్నం కన్ను కోర్ భాగం లేదా సాధారణ లెక్సికల్ అంశంగా కన్ను గుర్తించబడలేదు అయితే ముఖం ప్రాథమికంగా దాని నుండి పొందిన రూపం మీ శరీరంలో ఒక పెద్ద సెట్ మీ ముఖం అని మీరు చెప్పినప్పుడు మరియు కన్ను మీ ముఖంలో ఒక భాగం కన్ను మరియు ముఖ సంబంధాన్ని చూడటం ద్వారా కోర్ ఉత్పన్న సంబంధాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని ఇతర పదాల విషయంలో ఈ సెమాంటిక్ పాలిసెమి ఇతర అర్ధాలు ఎలా పనిచేస్తుందో చూద్దాం మరియు మేము సెమాంటిక్ మార్పును చూడబోతున్నామని నేను మీకు చెప్పాను ఈ పదాలకు ఉన్న ఇతర అర్ధాలు కారణంగా అవి ఎలాంటి మార్పులను తెస్తాయి మన దగ్గర ఉన్న మొదటి పదాన్ని చూద్దాం ప్రైమేట్ ప్రైమేట్ అంటే కోతి బబూన్ లేదా గొరిల్లా ఇవి ప్రైమేట్స్ కానీ ప్రైమేట్ అనే పదానికి ప్రధాన అర్ధం ఇది ఇది కోర్ అర్ధం మరియు ఇది ఉత్పన్నమైన రూపం అర్థపరమైన మార్పు టైపోలాజికల్గా ఎలా జరిగింది మరియు ఇది ప్రపంచంలోని ఇతర భాషలలో కూడా ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కాబట్టి ప్రైమేట్ యొక్క ప్రధాన అర్ధం కోతి లేదా బాబూన్ లేదా గొరిల్లా ఉత్పన్నమైన అర్ధం క్రూరత్వం మీరు ప్రైమేట్ ప్రవర్తన అని చెప్పినప్పుడు ప్రైమేట్ ప్రవర్తన కేవలం కోతి లేదా బబూన్ లేదా గొరిల్లా యొక్క ప్రవర్తన మాత్రమే కాదు క్రూరత్వం ఎక్కువ కలుపుకొని ఉన్న పదంగా మారింది పక్షి విషయంలో కూడా ఇదే గూస్ ఒక పక్షి కావచ్చు కోకిల పక్షి కావచ్చు పావురం పక్షి కావచ్చు అవన్నీ పక్షులు కానీ పక్షి యొక్క ప్రధాన అర్ధం ఉద్భవించింది టర్కీ లేదా పావురం లేదా ఈ విషయాలన్నింటినీ కలిగి ఉన్న ప్రధాన అర్ధం కోకిల లేదా గూస్ ఇది వాస్తవానికి మూర్ఖత్వాన్ని సూచించడానికి ఉద్భవించింది కొన్ని సందర్భాల్లో చాలా పక్షులను అవివేకంగా భావిస్తారు కాకి తప్ప మిగిలినవి తెలివైనవి కావు స్కావెంజర్ పక్షి స్కావెంజర్ పక్షి ఇది బజార్డ్ మరియు రాబందు స్కావెంజర్ పక్షిగా రాబందు దురాశ అనే పదం నుంచి ఉద్భవించింది అతను రాబందు అని నేను చెబితే అతను నిజంగా రాబందు అని అర్ధం కాదు అతను అక్షరాలా రాబందు నిజంగా కాదు రాబందు అని ప్రాతినిధ్యం లేదా వివరణ ప్రధానంగా మీ దురాశను చూపుతుంది కాబట్టి మీరు అత్యాశతో ఉంటే మీరు రాబందులా ప్రవర్తించవచ్చు అదేవిధంగా మరో రెండు ఉదాహరణలు ఉన్నాయి ఇవన్నీ ఆంగ్ల ఉదాహరణలు మనకు పోలిష్ ఉదాహరణలు కూడా ఉన్నాయి బురాక్ అంటే బీట్రూట్ తక్కువ ఫ్యాషన్ తక్కువ స్మార్ట్ గా ఉన్న గ్రామీణ కుర్రవాడు మరియు రెండవ పదం నాకు దీన్ని ఎలా చదవాలో తెలియదు నేను చెప్పగలిగితే దాని స్పెల్లింగ్ grzyb అది ధ్వని ప్రాతినిధ్యం అంటే పుట్టగొడుగు పోలిష్ భాషలో పుట్టగొడుగు ఉత్పన్నమైన అర్ధం పాత లేదా అసహ్యకరమైన మనిషిగా కాబట్టి కళ్ళకు ఆహ్లాదకరంగా లేని పెళుసుగా మారి వృద్ధాప్యంగా మారింది కాబట్టి ఇవి సెమాంటిక్ పాలిసెమస్ సంబంధాలు వాటి అభివృద్ధి ఎలా జరిగిందో మీరు చూస్తారు ఈ రకమైన అభివృద్ధి ప్రపంచంలోని అనేక భాషలకు కూడా నిజమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ప్రైమేట్ ప్రవర్తన అంటే అది చూపించే క్రూరత్వం పక్షి అంటే మూర్ఖ వైఖరి స్కావెంజర్ పక్షి అంటే దురాశతో నిండినది ఉదాహరణకు బీట్రూట్ పోలిష్లో ఒక దేశపు కుర్రవాడు అని అర్థం ఎన్ని ఇతర భాషలు దీన్ని అంగీకరిస్తాయి ఏమో నాకు తెలియదు అంటే పుట్టగొడుగు మీకు అసహ్యకరమైన రూపాన్ని కలిగి ఉంటుంది సాధారణంగా పుట్టగొడుగులు చూడటానికి చాలా ఆహ్లాదకరంగా పరిగణించబడవు ఈ రకమైన అర్థ మార్పు మీరు చాలా ఇతర భాషలలో మీరు చూడవచ్చు లేదా ఎదుర్కొనవచ్చు కాబట్టి సెమాంటిక్ టైపోలాజీకి సంబంధించినంతవరకు నేను వివరిస్తాను సెమాంటిక్ టైపోలాజీ ప్రధానంగా సెమాంటిక్ మార్పుకు సంబంధించినది మరియు ఈ సెమాంటిక్ మార్పు నేను ఇప్పటికే నియోలాజిజానికి సంబంధించిన పదనిర్మాణ టైపోలాజీ విభాగంలో చర్చించాను ఇవన్నీ అర్థపరమైన మార్పులో ఒక భాగం కాబట్టి సెమాంటిక్ టైపోలాజీకి సంబంధించినంతవరకు మనం ఏమి చర్చించాము సెమాంటిక్ టైపోలాజీ గురించి మీరు గ్రహించాల్సిన లేదా అర్థం చేసుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే ఇతర టైపోలాజికల్ సాధారణీకరణల మాదిరిగా కాకుండా ఒక అర్థశాస్త్రజ్ఞుడు ఆ రకమైన సంఖ్యా సాధారణీకరణలతో ముందుకు రావడం కష్టం అని అటువంటి క్రాస్లింగ్యుస్టిక్ సాధారణీకరణ గురించి మనము చర్చించలేదు సెమాంటిక్ మార్పు జరిగే వివిధ పద్ధతులు ఏమిటి ప్రపంచంలోని భాషలు ఏమైనా ఉన్నాయా అలాంటి దృగ్విషయం గుర్తించబడుతుందా లేదా అని నేను చర్చించాము ప్రపంచ భాష లలో కూడా ఇలాంటి మార్పులు జరుగుతాయని అనుకోవచ్చు మార్పులకు సంబంధించినంతవరకు లేదా అభివృద్ధికి సంబంధించినంతవరకు డయాక్రోనితో పాటు సమకాలీకరణ గురించి చర్చించాము డయాక్రోని వద్ద లాటిన్ నుండి క్లాసికల్ లాటిన్ నుండి వల్గర్ ల్యాటిన్ లేదా మీరు మాట్లాడే లాటిన్ లేదా సంభాషణ లాటిన్ నుండి డేటాను గమనించాము మరియు మరోవైపు మనకు బాల భాషతో పాటు వయోజన భాషా సముపార్జన కూడా ఉంది బాల భాష నుండి వయోజన భాషా సముపార్జన అభివృద్ధి విషయంలో మనకు అలాంటి మార్పు లేదా తేడా కనిపిస్తుంది ఒకటి డయాక్రోనిక్ స్థాయి మరొకటి సింక్రోనిక్ స్థాయి డయాక్రోనిక్ స్థాయిలో ప్రదర్శనలు లేదా ఖచ్చితమైన గుర్తులు ఎలా మారాయో డేటా లో కనిపిస్తుంది మొదటి వ్యక్తి లేదా రెండవ వ్యక్తి ప్రదర్శన మొదటి వ్యక్తిగా మారింది కొన్నిసార్లు రిఫ్లెక్సివ్లు వాటి అర్థాన్ని మార్చాయి కాబట్టి సెమాంటిక్ మార్పు యొక్క డయాక్రోనిక్ అధ్యయనంలో ఆ రకమైన మార్పులు వస్తున్నాయి సమకాలీన స్థాయిలో మనము పిల్లవాడిని మరియు వయోజన భాషా సముపార్జనను అధ్యయనం చేసాము మెటానిమైజేషన్ మరియు మెటాఫరైజేషన్ గురించి డయాక్రోనిక్ స్థాయిలో నేను ఒక విషయము చర్చించడం మర్చిపోయాను ప్రపంచంలోని భాషలలో ఈ రెండు అర్థపరమైన మార్పులు జరుగుతున్నాయని లేదా అది జరిగి ఉండవచ్చు లేదా అది జరుగుతూ ఉండవచ్చు అని తెలియజేయడానికి ఈ రెండింటిని విస్తృత అర్థంలో ఉపయోగిస్తున్నారు పిల్లల మరియు వయోజన భాషా సముపార్జన విషయంలో మేము ఆవిష్కరణ గురించి మాట్లాడాము ఏది మరింత వినూత్నమైనది బయోప్రోగ్రామ్ పరికల్పన ఏమి చెబుతుంది హవాయి క్రియోల్ నుండి వచ్చిన డేటాను పరిగణనలోకి తీసుకుని పిల్లలు మరింత వినూత్నంగా ఉన్నారని బయో ప్రోగ్రామ్ పరికల్పన చెబుతోంది క్రియోల్ యొక్క అభివృద్ధికి పెద్దలు దోహదం చేస్తారు కాని వాస్తవానికి దీనిని వ్యాప్తి చేసినది పిల్లలు దీనికి సంబంధించి మరొక విషయం ఏమిటంటే ఒంటోజెని ఫైలాజెనిని తిరిగి పొందుతుంది వ్యక్తిగత మార్పులు పెద్ద మార్పులకు కారణమవుతాయి కాబట్టి మీ కోసం నా సలహా ఏమిటంటే పిల్లలు మరియు పెద్దలు ఇద్దరూ అర్థ మార్పును లేదా అర్థ వికాసాన్ని తీసుకురావడానికి వారు ఇరువురు కారణభూతులైన ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి కానీ మీరు ఉత్పాదక ఆలోచన ప్రకారం పిల్లలు ప్రధానంగా మరింత సృజనాత్మకమైన మరింత వినూత్నమైనవారు మరియు భాషలో మార్పును కొంతవరకు తీసుకు వచ్చిన వారు కాని దీని అర్థంఒక నిర్దిష్ట భాష మాట్లాడే పెద్దల సహకారాన్ని బలహీనపరుస్తాము అని కాదు డొమైన్ చైల్డ్ లాంగ్వేజ్ సముపార్జన మరియు వయోజన భాషా సముపార్జన రెండూ అర్థ మార్పును తీసుకురావడానికి వారి స్వంత కంట్రిబ్యూషన్ కలిగి ఉన్నాయి ఇక మూడవ విషయం సెమాంటిక్ మార్పు లేదా సెమాంటిక్ పాలిసెమి యొక్క కొన్ని ఉదాహరణలు ఇక్కడ కన్ను ముఖము యొక్క సంబంధాన్ని చూశాము కన్ను గుర్తించబడలేదు ఇది ఒక లెక్సికల్ వస్తువుగా ఉన్నంతవరకు గుర్తించడం చాలా సులభం అయితే ముఖానికి సంబంధించిన పదాలు సమ్మేళనం లేదా ఉత్పన్నం ద్వారా పొందవచ్చు కాబట్టి ప్రపంచంలోని వివిధ భాషలలో ముఖం అనే పదం కళ్ళకు సంబంధించిన పదాలను కలుపుతూ ఉద్భవించింది కంటిని కలిగి ఉన్న వ్యక్తి లేదా కళ్ళు ఉన్న ప్రదేశం లేదా మరేదైనా కావచ్చు కాబట్టి కళ్ళు గుర్తింప బడవు మరియు ముఖం అనేది కంటి యొక్క ఉత్పన్నం ఇది సమ్మేళనం ద్వారా ఏర్పడుతుంది కాబట్టి కంటికి సంబంధించిన పదాలు మరియు ముఖానికి సంబంధించిన పదాలు కన్నుచాలా చిన్న అంశము ముఖం మూలాధార ఉత్పన్నం సెమాంటిక్ పాలిసెమికి సంబంధించినంతవరకు ఈ విషయం గమనించాం అంతేకాకుండా ప్రైమేట్స్ పక్షులు స్కావెంజర్ పక్షులు ఇవి కూడా పదాలు వాటికి ఒక నిర్దిష్ట మైన కోర్ అర్ధం ఉంది మరియు ఉత్పన్నమైన రూపం ఉంది కాబట్టి ప్రధాన అర్ధానికి సంబంధించినంతవరకు ప్రైమేట్ కోతి బబూన్ గొరిల్లా కావచ్చు మరియు ఉత్పన్నమైన రూపం క్రూరత్వాన్ని సూచిస్తుంది పక్షుల విషయంలో కూడా ఇదే ఉంది అవి చాలా అమాయకమైనవి గూస్ కోకిల మరియు టర్కీ వంటివి మరియు అవి అవివేకపు రూపాన్ని సూచిస్తాయి స్కావెంజర్ పక్షి రాబందు అంటే దురాశ కాబట్టి అతను రాబందు అని మీరు చెబితే అతను నిజంగా రాబందు అని అర్ధం కాదు అతను ప్రాథమికంగా అత్యాశగల వ్యక్తి అని అర్థమవుతుంది ఇవి ఇంగ్లీష్ డేటా మరోవైపు మనకు పోలిష్ డేటా ఉంది ఇక్కడ బీట్రూట్ అంటే ఒక దేశపు కుర్రవాడు చలాకీగా లేనివాడు చాలా అనాగరికుడు చాలా సేంద్రీయంగా ఉంటాడు అని అర్థమవుతుంది పోలిష్లో పుట్టగొడుగు అన్న పదానికి పాతది మరియు అసహ్యకరమైనది అని అర్ధం కాబట్టి సెమాంటిక్ పాలిసిమికి సంబంధించినంతవరకు ఇవి ఉత్పన్నమైన రూపం కలిగి ఉంటాయి పిల్లలు మరియు పెద్దలు అర్థ మార్పును తీసుకురావడానికి వారి వారి స్వంత కాంట్రిబ్యూషన్ ఉంటుందని చెప్పారు కాబట్టి ఇంతవరకు చెప్పిన విషయాలు సెమాంటిక్ టైపోలాజీ గురించి అకాడెమిక్ క్రమశిక్షణగా సెమాంటిక్ టైపోలాజీ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి నేను క్లుప్తంగా మాట్లాడతాను మీరు అర్థ మార్పును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే దానిలో చాలా సంబంధిత విభాగాలు ఉన్నాయి మానవ శాస్త్రం ఎథ్నోబయాలజీ ఫిలాసఫీ ఫార్మల్ సెమాంటిక్స్ కాగ్నిటివ్ సెమాంటిక్స్ మొదలగునవి ఇవన్నీ సెమాంటిక్ టైపోలాజీ వ్యవహరించే సంబంధిత విభాగాలు పదాలపై ఎలాంటి టైపోలాజికల్ మార్పులు వచ్చాయో తెలుసుకోవడానికి మానవ శాస్త్రవేత్త కూడా ప్రయత్నిస్తాడు ఎథ్నోబయాలజిస్ట్ తత్వవేత్త అధికారిక సెమాంటిస్ట్ అలాగే కాగ్నిటివ్ సెమాంటిసిస్ట్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది ఈ విభాగాలన్నీ సెమాంటిక్ టైపోలాజీ గురించి మాట్లాడుతాయి మరోవైపు ఇప్పటివరకు విస్తృతంగా అధ్యయనం చేయని ఈ ప్రత్యేక శాఖలో చాలా మంది అర్థశాస్త్రవేత్తలు తమను టోపోలాజిస్టులుగా పరిగణించరని నేను మీకు చెప్పాను మరియు ఇది టైపోలాజికల్ అధ్యయనం అని కూడా వారు పరిగణించరు సెమాంటిక్ టైపోలాజీ యొక్క స్వభావం చాలా వియుక్తంగా ఉండి చాలా సందర్భాలలో ఇది టైపోలాజిస్ట్ పనిలాగా కనిపించదు కాబట్టి మనంఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి మరియు చాలా క్లుప్తంగా చర్చించిన ఈ పద్ధతులన్నీ దానిలో ఉన్నాయి కనుక దీనికి మరింత జోక్యం అవసరం ఏర్పడింది నేను మీకు చాలా క్లుప్తంగా అవలోకనాన్ని ఇచ్చాను ఈ కొత్త పద్ధతులయిన సెమాంటిక్ డొమైన్లు ఫార్మల్ డొమైన్ కాగ్నిటివ్ డొమైన్ ఆంత్రోపోలాజికల్ డొమైన్ బయోలాజికల్ డొమైన్ లేదా ఫిలాసఫికల్ డొమైన్ లను విస్తరించాలి ఈ పద్ధతులన్నీ విస్తరింప చేయాలి సెమాంటిస్టులు సార్వత్రిక సెమాంటిక్ గ్రిడ్ను అభివృద్ధి చేయాలి తద్వారా ఆ ప్రాతిపదికన మనం వర్గీకరించవచ్చు లేదా మనం భాషలను వర్గీకరణ మరియు ఈ వర్గం లేదా రకం లేదా భాషలను రకాలుగా ఉంచవచ్చు సెమాంటిక్ టైపోలాజీని బాగా అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది సెమాంటిక్ టైపోలాజీ చేయగలగాలి ఇంకా చేయని సార్వత్రిక సెమాంటిక్ మ్యాప్ను చార్ట్ గా చేయండి కానీ ఇవి అధునాతన స్థాయి ప్రశ్నలు లేదా అధునాతన స్థాయి సమస్యలు మీరు ఈ విషయాలను వెంటనే అర్థం చేసుకోవాలనుకోవడం లేదు కానీ ఇవి సెమాంటిక్ టైపోలాజీ క్రమశిక్షణగా పరంగా ఎదుర్కొనే సవాళ్లు అని గ్రహించండి చివరగా సుముఖతతో క్రమబద్ధీకరించే సమతుల్యత ఉండాలి సెమాంటిక్ టైపోలాజీ లేదా సెమాంటిక్స్పై పనిచేస్తున్న వ్యక్తులు వారు దాని యొక్క అనుభావిక అంశంపై కూడా దృష్టి పెట్టాలి ఇది భాషాశాస్త్రం యొక్క అత్యంత నైరూప్య డొమైన్ అయినప్పటికీ అనుభావిక సాక్ష్యాలను కూడా మరింత తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలి మరియు మనం ఇది సరిగా చేయగలిగితే ఒక క్రమమైన అధ్యయనం అవుతుంది కాబట్టి సవాళ్లను అధిగమించగలిగితే సెమాంటిక్ టైపోలాజీ మెరుగైన మార్గంలో వృద్ధి చెందుతుంది మరింత కలుపుకొని ఉంటుంది లేదా మనం వ్యవహరించిన వాక్యనిర్మాణ పదనిర్మాణ మరియు ధ్వని టైపోలాజికల్ ప్రశ్నల వంటివి క్రమశిక్షణగా మరింత బలంగా ఉంటుంది అంటే ప్రపంచ భాషల కోసం మనకు సాధారణీకరణలు సెమాంటిక్ టైపోలాజీ ద్వారా లేదా ఈ డొమైన్లో పనిచేస్తున్న పరిశోధకులు క్రాస్లింగ్యుస్టిక్ సాధారణీకరణలను ఎలా ఉపయోగించవచ్చో మనకు ఒక ఆలోచన ఇవ్వాలి దీనితో సెమాంటిక్ టైపోలాజీపై నా చర్చను ముగించాను కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్ ప్రచురించింన రెగ్యులారిటీ ఇన్ సెమాంటిక్ చేంజ్ అనే ఈ పుస్తకాన్ని చదవమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఎలిజబెత్ క్లోస్ ట్రౌగోట్ మరియు రిచర్డ్ బి డాషర్ Richard B Dasher దీని రచయితలు దయచేసి ఈపుస్తకం లో ఉన్న కొన్ని ప్రారంభ అధ్యాయాలుచూడండి మీరు దీన్ని పూర్తిగా చదవాలని నేను అనుకోవడం లేదు కానీ ట్రౌగోట్ మరియు డాషర్ యొక్క ఈ పుస్తకం నుండి మీరు కనీసం కొన్ని ఆలోచనలను పొందాలి అని అనుకుంటున్నాను